అందువల్ల ప్లాంట్ ఫ్యాక్టర్ ఏమిటంటే ప్లాంట్ ఫ్యాక్టర్ వాస్తవ శక్తి ఉత్పత్తి గరిష్ట ప్లాంట్ రేటింగ్xT ఇక్కడ T అంటే సమయము ను T పేర్కొంటుంది కాబట్టి ఇది సమీకరణం 3 ప్లాంట్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉత్పత్తి అధ్యయనాలలో ఉపయోగించబడుతుంది ఇది వార్షిక ప్లాంట్ ఫ్యాక్టర్ వాస్తవ శక్తి ఉత్పత్తి గరిష్ట ప్లాంట్ రేటింగ్ గా ఇవ్వబడుతుంది వాస్తవ వార్షిక శక్తి ఉత్పత్తి గరిష్ట ప్లాంట్ రేటింగ్ X 8760 సంవత్సరానికి మొత్తం గంటలు 8760 కాబట్టి దీనిని మూడు విధములుగా నిర్వచించవచ్చును వాస్తవ శక్తి ఉత్పత్తి గరిష్ట ప్లాంట్ స్ రేటింగ్ లేదా వాస్తవ వార్షిక శక్తి ఉత్పత్తి గరిష్ట ప్లాంట్ రేటింగ్ X 8760 కాబట్టి ఇది మీ సమీకరణం 5 తరువాత ది డైవర్సిటీ ఫ్యాక్టర్ వైవిధ్య కారకం diversity factor కాబట్టి ఇది వివిధ ఉప విభాగాలు లేదా సమూహాలు లేదా వినియోగదారుల వ్యక్తిగత గరిష్ట డిమాండ్ మొత్తం లకూ మొత్తం వ్యవస్థ యొక్క గరిష్ట డిమాండ్ కు నిష్పత్తి కాబట్టి ఇది ఏమిటి ఇది వివిధ ఉపవిభాగం లేదా సమూహాలు లేదా వినియోగదారుల యొక్క వ్యక్తిగత గరిష్ట డిమాండ్ల మొత్తం మొత్తం వ్యవస్థ యొక్క గరిష్ట డిమాండ్కు నిష్పత్తి ఉదాహరణకు లోడ్ వద్ద వైవిధ్యం డైవర్సిటీ ఫ్యాక్టర్ కి మేము సిస్టమ్ ఎఫ్డి ని ఉపయోగిస్తున్నాము ఎందుకంటే డిమాండ్ ఫ్యాక్టర్ కి DF ఇంతకుముందు మనం ఉపయోగించాము కాబట్టి అందుకే నేను FD ని వాడాను కాబట్టి ఎటువంటి గందరగోళం ఉండ కూడదు కాబట్టి డైవర్సిటీ ఫ్యాక్టర్ FD గా FD వ్యక్తిగత గరిష్ట డిమాండ్ మొత్తం యాదృచ్ఛిక గరిష్ట డిమాండ్ గా ఇవ్వబడినది లేదా వ్యక్తిగత వినియోగదారుల గరిష్ట డిమాండ్ P1 P2 P3 ఇలా గరిష్ట డిమాండ్ వినియోగదారులకు ఉందని అనుకుందాం కనుక డైవర్సిటీ ఫ్యాక్టర్ FD Pi "అనేది లోడ్ I యొక్క గరిష్ట డిమాండ్ సరే Pi ని Pc తో భాగిస్తే మరియు P c అనేది n లోడ్ల సమూహం యొక్క యాదృచ్ఛిక గరిష్ట డిమాండ్కు సమానం కాబట్టి ఇది సమీకరణం 7 కాబట్టి డైవర్సిటీ ఫ్యాక్టర్ ని మనం FD కాకుండా DF అనే పదాన్ని ఉపయోగిస్తాము ఎందుకంటే డిమాండ్ ఫ్యాక్టర్ DF ఇంతకుముందు మనం ఉపయోగించాము కాబట్టి ఇది వాస్తవానికి మీ డైవర్సిటీ ఫ్యాక్టర్ కాబట్టి n వినియోగదారుల సంఖ్య ను తెలియజేయునని కలిగి ఉన్నాయని మీరు అర్థం చేసుకో గలరు మరియుప్రతీవారికి i ఇక్కడ n 3 కి సమానం అని అనుకుందాం కాబట్టి అందుకే నేను FD ని వాడాను కాబట్టి ఎటువంటి గందరగోళం ఉండకూడదు కాబట్టి డైవర్సిటీ ఫ్యాక్టర్ FD గా FD వ్యక్తిగత గరిష్ట డిమాండ్ మొత్తం యాదృచ్చిక గరిష్ట డిమాండ్ గా ఇవ్వబడినది కాబట్టి ఇక్కడ ఇది P1 P2 గా ఉండాలి ఇది మీకు ఇక్కడ ఇలా ఉన్నట్లు అనుకుందాం ఇక్కడ 3 కి సమానం అని అనుకుందాం అప్పుడు FD P12 P22P32 Pc అవుతుంది తరువాత మేము ఉదాహరణ తీసుకుంటాము కాబట్టి P1 P2 P3 అవి మీరు పిలిచే ప్రతి వినియోగదారుడి వ్యక్తిగత గరిష్ట డిమాండ్ ప్రతి వినియోగదారులు యాదృచ్చికంగా గరిష్ట డిమాండ్ను Pc తో భాగించగా వచ్చేదే డైవర్సిటీ ఫ్యాక్టర్ సరే కాబట్టి P1P2 P3 అనేది వ్యక్తిగత గరిష్ట డిమాండ్ సరే కాబట్టి తదుపరిది డైవర్సిటీ ఫ్యాక్టర్ ఒకటి కంటే ఎక్కువ లేదా సమానం కావచ్చు కాబట్టి సమీకరణం 1 నుండి డిమాండ్ ఫ్యాక్టర్ DF గరిష్టం ఇది మనం వ్రాస్తున్న సమీకరణం నుండి కాబట్టి డిమాండ్ ఫ్యాక్టర్ DF గరిష్ట డిమాండ్ అనుసంధానించబడిన మొత్తం లోడ్ Demand factor DF Maximum DemandTotalconnected load గరిష్ట డిమాండ్ అనుసంధానించబడిన మొత్తం లోడ్ X డిమాండ్ ఫ్యాక్టర్ maximum demand total connected load x demand factor కాబట్టి గరిష్ట డిమాండ్ ఫ్యాక్టర్ DF మొత్తం కనెక్ట్ చేయబడిన లోడ్ x DF కి సమానం ఇది సమీకరణం 8సరే ఇప్పుడు i వ వినియోగదారునికి కోసం మొత్తం కనెక్ట్ చేయబడిన లోడ్ TCPi మరియు మరియు డిమాండ్ ఫ్యాక్టర్ DFi అని అనుకుందాం TCPi మరియు DFi i వినియోగదారుడని ఊహించు కుందాం కావున సమీకరణం 8 ని ఇలాPi TpiD Fi దీనిని సమీకరణం 9గా వ్రాయవచ్చు కాబట్టి P1 P 2 P3 నేను ఇప్పుడే చెబుతున్నాను గరిష్ట డిమాండ్ i వినియోగదారుని కోసం DFi అని అనుకుందాం అది DFi మరియు మొత్తం కనెక్ట్ చేయబడిన లోడ్ i వ వినియోగదారుని కోసం మేము TCPi గా నిర్వచించాము కాబట్టి T అనేది TCPi వద్ద మొత్తం కనెక్ట్ చేయబడిన లోడ్ i వ వినియోగదారుని కోసం మేము DFi ను పెడితే డిమాండ్ ఫ్యాక్టర్ ఇది సమీకరణం 9 కాబట్టి 7 మరియు 9 సమీకరణం నుండి మీ డైవర్సిటీ ఫ్యాక్టర్ FD సిగ్మా i 1 నుండి n వరకు TCP i X DF iPc కి సమానం ఇది సమీకరణం ఇది సమీకరణం 7 మరియు ఇందులో ఈ సమీకరణం లో మీరు ప్రతిక్షేపిస్తున్నారు ఈ సమీకరణం లో మీరు pipiTpప్రతిక్షేపించి మీరు ఆ Pc ద్వారా భాగహారిస్తున్నారు కాబట్టి ఇది సమీకరణం 10 కాబట్టి అది మీ డైవర్సిటీ డిమాండ్ ఫ్యాక్టర్ FD DF కాదు FD అనేది డైవర్సిటీఫ్యాక్టర్ తదుపరిది కోఇన్సిడెన్స్ యాదృచ్చిక ఫ్యాక్టర్ ఇది సామూహిక వినియోగదారుల గరిష్ట యాదృచ్ఛిక మొత్తం డిమాండ్ కి సామూహికం లో వ్యక్తిగత వినియోగదారుల గరిష్ట విద్యుత్ డిమాండ్ల మొత్తానికి గల నిష్పత్తి రెండూ ఒకే సమయంలో సరఫరా సమయంలో తీసుకున్న తరువాత నేను కొన్ని ఉదాహరణలు తీసుకుంటాను ఆ తర్వాత మీకు ఈ విషయాలు చాలా తేలికగా అర్థమవుతాయి చూస్తారు సరే ఇది వినియోగదారుల సమూహం అనగా వాణిజ్య పారిశ్రామిక వ్యవసాయదారులు కావచ్చు వినియోగదారుల సమూహం యొక్క గరిష్ట యాదృచ్ఛిక మొత్తం డిమాండ్ కి వ్యక్తిగత వినియోగదారుల సమూహాల గరిష్ట విద్యుత్ డిమాండ్ల మొత్తానికి నిష్పత్తి ఈ సమూహాన్ని కలిగి ఉన్నరెండింటికీ ఒకే సమయంలో సరఫరా చేయబడతాయి అంటే మీరు యాదృచ్ఛిక coincidence factor ఇలా నిర్వచించవచ్చు ను కోఇన్సిడెంట్సి ఫ్యాక్టర్ యాదృచ్చికంగా గరిష్ట డిమాండ్ వ్యక్తిగత గరిష్ట డిమాండ్ల మొత్తం కాబట్టి ఇది సమీకరణం 11 కాబట్టి యాదృచ్చిక గరిష్ట డిమాండ్ ఇప్పటికే నిర్వచించిన యాదృచ్చిక గరిష్ట డిమాండ్ ఇంతకుముందు మనం Pc ని వ్యక్తిగత గరిష్ట డిమాండ్ మొత్తం తో బాగించాము కాబట్టి ఇది మీ డైవర్సిటీ ఫ్యాక్టర్ కి పరస్పర విరుద్ధంగా ఉంటుంది ఎందుకంటే డైవర్సిటీ ఫ్యాక్టర్ మొత్తం సిగ్మా Pi మీ i 1 నుండి n కు సమానం మరియు Pc ద్వారా భాగించబడింది మరియు ఇది కోఇన్సిడెంట్సి ఫ్యాక్టర్ కి వ్యతిరేకం కోఇన్సిడెంట్సి ఫ్యాక్టర్ అంటే Pc ని i 1 నుండి n సిగ్మాPi తో భాగించనది ఈ సమీకరణం సంఖ్య 12 సరే అంటే ఇంతకు ముందు మీరు సమీకరణం 7 ను చూసినట్లయితే అలా పెట్టండి ఇక్కడ ఈ సమీకరణం 7 మరియు ఈ కోఇన్సిడెంట్సి ఫ్యాక్టర్ పరస్పర విరుద్ధంగా ఉంటుంది ఇది 7 ఇది సమీకరణం 12 FD 1 CF లేదా CF X FD 1 కి సమానం అది ఎలాగంటే ఈ సమీకరణాల నుండి ఇప్పుడు నేను 12 మరియు 7 సమీకరణం నుండి చెప్పాను CF 1FD ఇది సమీకరణం 13 సరే కోఇన్సిడెంట్సి ఫ్యాక్టర్ డైవర్సిటీ ఫ్యాక్టర్ కి విలోమము లేదా డైవర్సిటీ ఫ్యాక్టర్ కోఇన్సిడెంట్సి ఫ్యాక్టర్ కి విలోమము ఇప్పుడు లోడ్ డ్డైవర్సిటీ వైవిధ్యం కాబట్టి ఇది 2 లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తి గత లోడ్ల గరిష్ష్టాల కాల మొత్తం మరియు మిశ్రమ లోడ్ యొక్క గరిష్ష్టాల మధ్య వ్యత్యాసం కాబట్టి లోడ్ డ్డైవర్సిటీ LD గా నిర్వచించబడింది మీరు లోడ్ డ్డైవర్సిటీ ని నిర్వచిస్తున్నారు మీరు దీనిని LD i1nPi Pcనిర్వచించారు ఇది సమీకరణం 14 ఇది 2 లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తిగత లోడ్ల గరిష్ష్టాల మొత్తాల మధ్య వ్యత్యాసం మీకు 3 వేర్వేరు రకాల లోడ్లు ఉన్నాయని అనుకుందాం కాబట్టి మీరు వాటి గరిష్ష్టాలను కలుపుతున్నారు కాబట్టిLD సిగ్మా i 1 నుండి n వరకు Pi Pc సమానం లేదా మీ యొక్క గరిష్ట స్థాయి మిశ్రమ లోడ్ని మీరు పిలుస్తున్నదానిని మైనస్ Pc అని పిలుస్తారు కాబట్టి మీ లోడ్ వైవిధ్యం LD ఈ Pi మైనస్ Pc కి సమానం ఇది సమీకరణం 14 కాబట్టి ఇది ఇప్పుడు మీ లోడ్ డ్డైవర్సిటీ లోడ్ వైవిధ్యం తరువాత వచ్చేది కంట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ సహకారం కారకం contribution factor ఇది i వ లోడ్ యొక్క వ్యక్తిగత గరిష్ట డిమాండ్ యొక్క యూనిట్ కు ఇవ్వబడుతుంది అయితే Ci అనేది గరిష్ట డిమాండ్ సమూహానికి i వ లోడ్ యొక్క కంట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ అయితే Ci అనుకుందాం మీ వ్యక్తిగత గరిష్ట డిమాండ్ యూనిట్ కు ఇది ఇవ్వబడిందని అనుకుందాం వంద కిలో వాట్ పవర్ అని అనుకుందాం మరియు Ci దానిలో కొంత భాగం కాబట్టి బహుశా 0 4 కాబట్టి 0 4 140 కి లోవాట్ల లాంటిది సరే కాబట్టి గరిష్ట డిమాండ్ సమూహానికి Ci i వ లోడ్ యొక్క కంట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ అయితే PcCi x Pi C2 x P2 Cn x Pn వరకు సమానం అంటే ఈ సమీకరణం సంఖ్య 15 కాబట్టి సమీకరణం 12 మరియు 15 నుండి మీకు సమీకరణం 12 లభిస్తుంది అంటే ఈ సమీకరణం ఇక్కడ చూడండి కాబట్టి ఈ సమీకరణం 12 ఇది CF Pc సిగ్మా Pi i 1 నుండి n కి సమానం కాబట్టి Pc ఇక్కడ సమీకరణం15 i 1 నుండి n సిగ్మా C i P i కు సమానం కాబట్టి ఇది CF కు సమానం మనం ఇక్కడ Pc ని సమీకరణం 12 నుండి 15లో ప్రతిక్షేపిస్తున్నాము i 1 నుండి n కు సమానం కాబట్టి ఇది వాస్తవానికి సమీకరణం 16 ఇది ఈ విషయం లో ఎటువంటి గందరగోళం ఉండ కూడదు కేవలం ఒక నిమిషం లోనే నేను ఈ కంట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ ని తీసుకొచ్చాను కాబట్టి ఏమైనప్పటికీ ఇది మీ CF సమీకరణం 16 ఇప్పుడు సందర్భం1 ను పరిగణించండిP1 P2 Pn P అన్నీ సమానం అయితే అన్ని Pi ప్రాథమికం గా P1 P2 అన్నీ P కి సమానం అయితే CF P కి సమానమగును అప్పుడు ఇది ప్రాథమికం గా Pi i 1 నుండి n C i కు సరే ఇక్కడ P కొట్టి వేయబడినది అన్నీ P యొక్క P మొత్తం కాబట్టి ఇది n Ci P గా ఉంటుంది ఎందుకంటే ఇది P ప్లస్ P ప్లస్ P n వ పదం వరకు ఉంటుంది కాబట్టి ఇది P X n అవుతుంది P రద్దు చేయ బడుతుంది కాబట్టి CF సిగ్మా Ci i 1 నుండి n nC కి సమానంకోఇన్సిడెంట్సి ఫ్యాక్టర్ ఈ సందర్భం లో కోఇన్సిడెంట్సి ఫ్యాక్టర్ సగటు కంట్రిబ్యూషన్ ఫ్యాక్టర్లకు సమానం కాబట్టి సగటు అంటే మొత్తం n ద్వారా విభజించబడింది కాబట్టి ఇది సగటు కంట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ అదేవిధంగా సందర్భం 2 i 1 నుండి n వరకు C కు సమానం అన్నీ C ఈ సందర్భం లో CF ఒక కంట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ C X సిగ్మా Pi i 1 నుండి n కి సమానం కాబట్టి దీనికి సమానం ఈ పదం ఈ పదం రద్దు చేయబడుతుంది కాబట్టి CF C కి సమానం ఇది కోఇన్సిడెంట్ ఫ్యాక్టర్ కంట్రిబ్యూషన్ ఫ్యాక్టర్కి సమానం ఇప్పుడు చాలా పదాలుమనం చూశాం చాలా పదాలు తర్వాత ది లోడ్ ఫ్యాక్టర్ మొదట్లో మనం అన్ని రకాల పదాలతో పరిచయం కలిగి ఉంటే మనం అప్పుడు ఉదాహరణ ఉదాహరణలు తీసుకొనవచ్చునునేను కొన్ని ఉదాహరణలు తీసుకుంటాను అప్పుడు మీకు విషయాలు స్పష్టంగా తెలుస్తాయి అందువల్ల ముందుగా ఈ ఒక ఉదాహరణ మధ్యలో చెప్పడానికి ముందు మేము ఈ పదమును లోడ్ ఫ్యాక్టర్ ని తీసుకొన్నా సరే తర్వాత ది లోడ్ ఫ్యాక్టర్ ని తీసుకున్నాము కాబట్టి ఇది నిర్ణీత కాలం లో సంభవించే గరిష్ట లోడ్కు నిర్ణీత వ్యవధి లో సగటు లోడ్ యొక్క నిష్పత్తి కాబట్టి మేము లోడ్ ఫ్యాక్టర్ ని LF చేత నిర్వచిస్తున్నాము కాబట్టిLFaverage loadpeak loadసరే కాబట్టి ఇది సమీకరణం 19 లేదాLFaverage loadTpeak loadTఇలా కూడా మేము నిర్వచించగలము లేదాLFenergy servedpeak loadT ఇది సమీకరణం 20 సగటు లోడ్గరిష్ట లోడ్ లేదా ఇది సమీకరణం 20 T కాలానికి సమానం ఇది రోజులు వారాలు నెలలు లేదా సంవత్సరములలో ఉండవచ్చు లేదా T ఎక్కువ అయితే లోడ్ ఫ్యాక్టర్ తక్కువ అవుతుంది అయితే సాధారణం గా T ఎక్కువ అయితే లోడ్ ఫ్యాక్టర్ తక్కువ అని మీరు తెలుసు కుంటారు దీనికి కారణం ఇదే ఎక్కువ కాల వ్యవధి లో వినియోగించబడే శక్తి డిమాండ్ అవ్వడం వల్ల మరియు దీనివల్ల సగటు లోడ్ తగ్గడానికినికి దారితీస్తుంది కాబట్టి లోడ్ ఫ్యాక్టర్ ఒకటి కంటే తక్కువ లేదా సమానం గా ఉంటుంది సరే సాధారణం గా 1 కన్నా తక్కువ మరియు వార్షిక లోడ్ ఫ్యాక్టర్ ని Annual load factor Total annaul energyAnnual peak loadx8760 అని నిర్వచించవచ్చు నుసంవత్సరంలో గంటల సంఖ్య 8760 గా నిర్వచించవచ్చు కాబట్టి ఇది సమీకరణం 21 సరే ఇప్పుడు లాస్ ఫ్యాక్టర్ నష్ట కారకం ఇది లోడ్ ఫ్యాక్టర్ లాగే సమాన అర్థం ఒకే విషయం ఏమిటంటే సగటు విద్యుత్ నష్టానికి నిర్దిష్ట వ్యవధి లో గరిష్ట విద్యుత్ నష్టానికి నిష్పత్తి దీనిని లాస్ ఫ్యాక్టర్ అంటారు ఉదాహరణకు అందువల్ల లాస్ ఫ్యాక్టర్ నిర్వచించినట్లుగా LLF లోడ్ లాస్ ఫ్యాక్టర్ అని కూడా నిర్వచించాను కాబట్టి ఇది సమీకరణం 22 అని చెప్పండి కాబట్టి వ్యవస్థ యొక్క కాపర్ లాస్ కి రాగి నష్టానికి సమీకరణం 22 వర్తిస్తుంది కానీ ఐరన్ లాస్ కి ఇనుము నష్టానికి కాదు అంటే మీరు లెక్కించగల లాస్ ఫ్యాక్టర్ నష్ట కారకం i2 R లాస్ కి మాత్రమే కానీ ఐరన్ లాస్ లకు కాదు కాబట్టి తరువాత I2 R లాస్ లకు మాత్రమే వర్తిస్తుంది ఉదాహరణకు మేము 1 ఉదాహరణ తీసుకుంటాము ఒక విద్యుత్ కేంద్రం దిగువ ఇచ్చిన విధం గా లోడ్ ని సరఫరా చేస్తుంది ఉదాహరణకు సమయ వ్యవధి ఇవ్వబడింది సమయం గంటలు 6 am నుండి 8 am మధ్య లోడ్ 1 2 మెగావాట్స్ 8 am నుండి 9 am మధ్య లోడ్ 2 మెగావాట్స్ 9 am నుండి 12 pm వరకు ఇది 3 మెగావాట్ 12 pm నుండి 2 pm వరకు 1 5 మెగావాట్ మరియు 2 pm నుండి 6 pm వరకు 2 5 మెగావాట్ అప్పుడు 6 pm నుండి 8 pm వరకు 1 8 మెగావాట్ 8pm నుండి 9 pm వరకు ఇది 2 మెగావాట్ 9 pmనుండి 11 pm వరకు 1 మెగావాట్ 11pm నుండి రాత్రి వరకు 5 am గంటలకు ఇది 0 5 మెగావాట్స్ మరియు 5 am నుండి 6 am ఇది 0 8 మెగావాట్లది ఈ సమాచారం క్రింద ఇచ్చిన విధం గా విద్యుత్ కేంద్రం ఇస్తుంది అంటే లోడ్ వ్యత్యాసమును తెలియజేసే 24 గంటల సమాచారం మీకు సరిగ్గా ఇవ్వబడుతుంది కాబట్టి మీరు చేయవలసింది ఏమిటంటే మీరు మొదట లోడ్ రేఖా చిత్రము గీయండి మరియు లోడ్ ఫ్యాక్టర్ ని కనుగొనాలి ఈ లోడ్ను సరఫరా చేయడానికి జనరేటింగ్ యూనిట్ల యొక్క సరైన సంఖ్య మరియు పరిమాణాన్ని నిర్ణయించడం సి ప్లాంట్ల నిల్వరిజర్వు సామర్ధ్యాన్ని మరియు ప్లాంట్ ఫ్యాక్టర్ కనుగొనడం డి ఎంచు కున్న ఉత్పాదక యూనిట్ల ఆపరేటింగ్ షెడ్యూల్ను కనుగొనడం కాబట్టి ఈ నాలుగు విషయాలు ఇచ్చిన సమాచారం ఆధారం గా మీరు కనుగొనవలెను మొదట మీరు ఏం చేస్తారంటే మీరు లోడ్ కర్వ్ లోడ్ రేఖని గీస్తారు ఈ రేఖ గురించి మరచి పొండి ఇదిఇది ఇక్కడి వరకూ మాత్రమే అనుకోండి సరే కాబట్టి మొదట 6 am 10 am ఈ విధంగా 2 pm 6 pm 10 pm 2 am 6 am కాబట్టి 6 am6 am నుంచి 8 am వరకు లోడ్ 1 2 మెగావాట్స్ కాబట్టి 6 am కు ఇది 1 కాబట్టి ఇది మీ రెండు గంటలు6 నుండి 8 వరకు వస్తుంది కొన్ని ఇక్కడ ఉన్నాయి కాబట్టిఇది 1 2 మెగావాట్ల మీ వద్ద ఉండాలి ఇప్పుడు 8 am నుండి 9 am వరకు 2 మెగావాట్ల కాబట్టి ఇక్కడ ఇది 2 మెగావాట్లకు వెళ్లింది మరియు ఇది 8 నుండి 9 వరకు కేవలం 1 గంట సరే మళ్లీ 9am నుండి 12pm వరకు గరిష్టానికి వెళుతుంటే అది 3 మెగావాట్ సరే

ఆపై 12 pm నుండి 2 pm వరకు 9am to నుండి12 pm వరకు మీ కో విషయం ఇక్కడ 12pm కి ఇది 3 మెగావాట్లు తరువాత 12pm నుండి 2 pm వరకు ఒక మెగావాట్ 12 pm కు మళ్ళీ అది క్రింది కి 1 5 ఎక్కడో అక్కడ కి వెళుతోంది సరే మరియు ఇక్కడ మధ్యాహ్నం 2 గంటల వరకు ఇలా ఉంటుంది మళ్ళీ 2pm నుండి 6 pm వరకు 2 కాబట్టి 2 pm కు మళ్ళీ 2 5కు 6 pm వరకు పెరుగుతోంది 6 pm నుండి 8 pmకు 1 0 అవుతోంది కాబట్టి ఇది 6 pmకుతగ్గుతోంది 1 వరకు వస్తోంది ఆ తరువాత తగ్గుతోంది1 80 కాకుండా 1 08 8pm వరకు ఎక్కడో అక్కడ 8pm నుండి 9 వరకు1 గంట అది 2 మెగావాట్లు ఇది 2 మెగావాట్లు మరియు రాత్రి 9 నుండి ఉదయం 11 వరకు 1 మెగావాట్ కాబట్టి 9 కి 1 మెగావాట్ఇది 9 నుండి 11 కి తగ్గుతుంది సరే మరియు తరువాత 11 pm నుండి 5 am ఇది 11 pm ఎక్కడో అక్కడ 5 am వరకు ఇది 0 5 మెగావాట్ ఇక్కడ 0 5 మెగావాట్ మరియు 5 amనుండి 6 am వరకు 0 80 మెగావాట్ కాబట్టి 5am కు ఇది 0 8 కి వెళుతుంది అప్పుడు 6 amకు 0 8 కి ఉంటుంది కానీ మళ్ళీ మీరు ఇక్కడకు రావాలి మళ్ళీ 6 am వస్తోంది కాబట్టి చివరకు 1 2 మెగావాట్ ఈ పాయింట్ వరకు 1 2 మెగావాట్లు కాబట్టి ఈ విధంగా మీరు దీన్ని పూర్తి చేయాలి మీ మీ లోడ్ కర్వ్ అని మీరు పిలిచేది ఇది మీ లోడ్ కర్వ్ ను ముందుగా గీయండి కాబట్టి మళ్ళీ మీరు 24 గంటల్లో ఉత్పత్తి చేసిన యూనిట్లను మొదట ఏమి చేస్తారు

కాబట్టి ఆ సందర్భంలో మీరు ఇక్కడ పక్కపక్కనే చూస్తే నేను సరిగ్గా ఉంచడానికి ప్రయత్నిస్తున్నాను కాబట్టి 6am to 8 am వరకు 1 2 మెగావాట్లు మరియు 6 నుండి 8 అంటే 2 గంటలు కాబట్టి2x 1 2 ప్లస్ 2 మెగావాట్ లోడ్ కానీ 8 నుండి 9 వరకు 1 గంట మాత్రమే కాబట్టి 1 x 2 ప్లస్ 9 am to 12 pmఅంటే 3 గంటలు మరియు 3 మెగావాట్ లోడ్ కాబట్టి 3 x 3 ప్లస్ 12 12 pm to 2 pm వరకుఅంటే 2 గంటలు 1 5 మెగావాట్ లోడ్ కాబట్టి 2 x 1 5 మెగావాట్ ప్లస్ 2 pm to 6 pm వరకు అంటే 4 గంటలు లోడ్ 2 5 కనుక 4x2 5 ప్లస్6 pm to 8 pm వరకు అంటే 2 గంటలు మరియు 2x1 8 లోడ్ 1 8 మెగావాట్ ప్లస్ 8 pm to 9 pm వరకుఅంటే 1గంట లోడ్ 1 1x2 మెగావాట్ ప్లస్ 11 pm to 5 am వరకు అంటే 6 గంటలు లోడ్ 0 5 మెగావాట్ అవుతుంది కాబట్టి 6 x 0 5 మెగావాట్ ప్లస్ 5 pm to 6 pm వరకు అంటే 1 గంట మరియు లోడ్ 0 8x1మెగావాట్ గంట08 మొత్తం యూనిట్ ఉత్పత్తికి సమానమైన మీరు పూర్తి చేసిన తర్వాత 37 8 ఇది 37 8 megawats hourఇప్పుడు సగటు లోడ్ మనం ఇప్పుడు చూసినట్లుగా గంటల్లో సమయం ద్వారా ఉత్పత్తి చేయబడిన లోడ్ ఫాక్టర్ యూనిట్లు కాబట్టి ఉత్పత్తి చేయబడిన యూనిట్లు 37 8 మెగావాట్ హవర్ మరియు 24 ద్వారా భాగించబడ్డాయి ఎందుకంటే వ్యవధి 6am నుండి 6am వరకు ఉంటుంది 6 am నుండి 6 am వరకు 24 గంటలు కాబట్టి ఇది మీ 24 గంటలు కాబట్టి ఇది 1 575 మెగావాట్ల సగటు లోడ్ గరిష్ట లోడ్ ఫాక్ట్వర్ సగటు లోడ్ గరిస్ట లోడ్ కావున గరిస్ట లోడ్ 3 మెగావాట్ గరిష్టంగా 3 మెగావాట్ కాబట్టి లోడ్ ఫాక్ట్వర్ 1 5753 కు సమానం అంటే 0 525 కి సమానం కాబట్టి ఇది ఇప్పుడు లోడ్ ఫాక్ట్వర్ ఆ తరువాత ది గరిష్ట డిమాండ్ తదుపరి పాయింట్ b కేవలం b మీరు ఈ లోడ్ ను సరఫరా చేయడానికి ఉత్పత్తి జనరేటర్ యూనిట్ల సంఖ్య మరియు పరిమాణాన్ని నిర్ణయించవలసి ఉంది వినండి మేము ఇక్కడ కొన్ని ఆర్ధిక మైనవి చేయడం లేదు కొన్ని ఆలోచనలతో ఏదైనా ఆప్టిమైజ్ చేయడానికి మేము ప్రయత్నించడం లేదు కాబట్టి మా అంతర్ దృష్టి నుండి మేము దానిని తయారు చేయడానికి ప్రయత్నిస్తాము కాని ఎలాంటి వ్యయ ప్రయోజనాల విశ్లేషణ లేదా ఎలాంటివి పరిగణించకుండా మాకు ఒక ఆలోచన చెప్పండి సరే కాబట్టి b సంఖ్య ఈ లోడ్ ను సరఫరా చేయడానికి మీరు సరైన ఉత్పత్తి యూనిట్ల సంఖ్య మరియు ఉత్పత్తి యూనిట్ల పరిమాణాన్ని నిర్ణయించాలి కాబట్టి ఈ సందర్భంలో గరిష్ట డిమాండ్ 3 మెగావాట్లు సరే అంటే మీరు ఈ 3 మెగావాట్ల విద్యుత్తును సరఫరా చేయాలి అందువల్లమేము 4 ఉత్పాదక యూనిట్లను తీసుకుంటున్నామని అనుకుందాం మరియు ప్రతి ఒక్కటి 1 మెగావాట్ రేటింగ్ అని చెప్పండి అందువల్ల గరిష్ట డిమాండ్ ఉన్న సమయములో 3 యూనిట్లు పనిచేయగలవు ఇది పనిచేయగలదు పనిచేస్తుంది మరియు దాని పూర్తి లోడ్ వద్ద పనిచేయడానికి ఇది జతచేయబడుతుంది అనుకోకుండా 1 యూనిట్ ఆగిపోతే మరొక యూనిట్ కుడి వైపున్నది కనెక్ట చేయవచ్చును కావున 1 వాట్ రేటింగ్ ఉన్న 1 జెనరేటింగ్ యూనిట్ అదనంగా ఉంటుంది ఎందుకంటే 1 మెగావాట్ రేటింగ్ ఉన్న 1 యూనిట్ కాబట్టి విశ్వసనీయత ప్రయోజనం 4 జెనరేటింగ్ యూనిట్లతో మీరు 3 మెగావాట్లు మరియు 3 యూనిట్లను పరిగణనలోకి తీసుకుంటే అది ఉత్పత్తి అయ్యేంతవరకు ఉత్పాదక నష్టం ఉండదు కానీ 1 జనరేటర్ లోపభూయిష్టంగా ఉంటే అది లోడ్ చేయదు అందుకే ఒక అదనపు యూనిట్ తీసుకొన్నాము కాబట్టి 4 తీసుకోబడింది కాబట్టి 3 యూనిట్లు పనిచేస్తాయి మరియు 1 యూనిట్ standby అదనపు అవసరము గా ఉంటుంది తదుపరిది ప్లాంట్ యొక్క రిజర్వు కెపాసిటీ మరియు ప్లాంట్ ఫాక్టర్ కనుగొనండి కాబట్టి ఈ సందర్భంలో ప్లాంట్ ఫాక్టర్ 4 x 1 కి సమానం ఎందుకంటే మేము 1 మెగావాట్ ఉత్పత్తి చేసే 4 యూనిట్ల తీసుకున్నందున ప్రతి యూనిట్ 1 మెగావాట్ గా పరిగణించాము కాబట్టి ఇది 4 x 1 సమానము కాబట్టి 4 మెగావాట్లు మరియు రిజర్వ్ సామర్థ్యం అప్పుడు గరిష్ట డిమాండ్ 3 మెగావాట్లు కాబట్టి రిజర్వ్ సామర్థ్యం 4 మైనస్ 3 x1 1మెగావాట్ కు సమానం ఇప్పుడు సమీకరణం 3 నుండి వాస్తవ శక్తి కాబట్టి ఉత్పత్తి చేయబడిన వాస్తవ శక్తి 37 8 మెగావాట్ల గంట కు సమానం ప్రస్తుతం మనం 37 8 మెగావాట్ల గంటను చూశాము మరియు తయారు చేసాము మరియు గరిష్ట plant rating సామర్థ్యం ఇప్పుడు 4 మెగావాట్లు కాబట్టి గరిష్ట plant rating రేటింగ్ 4 మెగావాట్ల ఉంటుంది కాబట్టి సమయ వ్యవధి 24 గంటలు కాబట్టి ప్లాంట్ ఫాక్టర్ 37 8 కు సమానం గరిష్ట plant rating 4 మెగావాట్ల చే భాగించబడినది కాబట్టి ఇది 4 మరియు గంటల సంఖ్య 24 సమయ వ్యవధి 24 గంటలకు సమానం ఎందుకంటే 6am నుండి 6 am మధ్య వ్యవధి 39375 సుమారుగా వస్తోంది ఉదాహరణకు మీరు 4 కి బదులుగా ఎన్నుకోబడితే మీ 5 ఉత్పాదక యూనిట్లు ఆ సందర్భం లో ప్లాంట్ సామర్థ్యం 5 మెగావాట్ల అయి ఉండాలి అప్పుడు రిజర్వ్ సామర్థ్యం 5 మైనస్ 3 అయి 2 మెగావాట్ అని చెప్పాలి కాబట్టి ఆ సందర్భంలో ఈ 37 80 ను 5x 24 చే భాగించ బడింది అంటే ఈ ప్లాంట్ ఫాక్టర్ 1 కంటే తక్కువగా ఉంటుందికానీ ఏమైనప్పటికి కాబట్టి మీరు ప్లాంట్ ఫాక్టర్ 0 39375 అని పిలుస్తారు మరియు చివరిది ఈ సంఖ్య డి చివరిది ఎంచుకున్న ఉత్పాదక యూనిట్ల ఆపరేటింగ్ షెడ్యూల్ను కనుగొంటుంది ఈ యూనిట్లు ఎలా పనిచేస్తాయో మీరు తెలుసుకోవాలి కాబట్టి ఆ సందర్భంలో మీరు ఏమి చేయగలరో అది మీ స్వంతంగా చూస్తే 1 మెగావాట్ల ఉత్పత్తి చేసే యూనిట్ 24 గంటలు పనిచేయాలి ఎందుకంటే వాటికి లోడ్ లేని చోట కనిష్టం 0 8 మీరు ఆ డేటాను చూస్తే మీరు క్షమించండి డేటాను చూస్తే కనిష్టంగా 0 5 మెగావాట్ అంటే ఈ ఒక జెనరేటర్ 24 గంటలు ఆన్లో ఉండాలి ఎందుకంటే ఈ 0 5 మెగావాట్ల లోడ్ సరఫరా చేయవలసి ఉంటుంది ఎందుకంటే మినిమమ్ పాయింట్ మినిమమ్ లోడ్ 0 5 మెగావాట్ సరే ఆపై 1 మెగావాట్ యొక్క రెండవ జనరేటింగ్ యూనిట్ 6 am నుండి 9 pm వరకు 15 గంటలు ఉంటే మీరు కనీసం 6 am నుండి 9 pm గంటల వరకు జాగ్రత్తగా చూస్తారు లోడ్ 1 మెగావాట్ కంటే ఎక్కువగా ఉందని మీరు గమనించవచ్చు అందుకే మీరు 6 am నుండి 9 pm వరకు చూస్తే 2 యూనిట్లు అవసరం అని మీరు చూస్తే 6 am అని చెప్పండి ప్రతి గంటకు 1 2 3 3 ఈ విషయాలన్నీ 2 pm వరకు జరుగుతున్నాయి 6am నుండి 9 pm వరకు మీరు చెప్పేది ఇది 2 కన్నా ఎక్కువ లేదా మీరు మీ 6am నుండి 9pm వరకు 15 గంటలు 15 గంటలు రెండవ జెనరేటింగ్ యూనిట్ 1 మెగావాట్ లోడ్ తో అవసరం ఎందుకంటే అన్ని సమయంలలో లోడ్ రెండు కాబట్టి ఈ 2 వ యూనిట్ కూడా అవసరం కానీ మీరు మూడవ జనరేటింగ్ యూనిట్ 1 మెగావాట్ 9am నుండి 12 pm వరకు మరియు 2 pm నుండి 6 pm వరకు 7 గంటలు అవసరమైతే 7 గంటలు అవసరం కాబట్టి ఈ 7 గంటలకు ఈ 9am నుండి 12pm వరకు మరియు 2 pm నుండి 6 pm వరకు మీకు అన్ని 3 యూనిట్లు సరిగ్గా ఉండాలి అంటే 1 మెగావాట్ 1 యూనిట్ కోసం 24 గంటలు అప్పుడు మరొక ఉత్పాదక యూనిట్లు 6am నుండి 9 pm వరకు 15 గంటలు మరియు మూడవ యూనిట్ 9 am నుండి 12 pm వరకు ఉండాలి మరియు 2 pm నుండి 6 pm వరకు 7 గంటలు ఉండాలి ఎందుకంటే లోడ్ సమయంలో ఉంటుంది ఈ వ్యవధి 2 మెగావాట్ల కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి మీ లోకజ్ఞానం నుండి మీ లోకజ్ఞానం నుండి ఈ జనరేటర్ ఆపరేటింగ్ షెడ్యూల్ ఎలా ఉంటుందో మీరు తెలుసుకో వచ్చు కాబట్టి డేటా నుండి మరియు మేము ఇక్కడ తయారు చేసిన వాటి నుండి మీరు చూడ వచ్చు మరియు ఇదే విషయాలు తెలుసుకొనే మార్గం అంటే ఆపరేటింగ్ షెడ్యూల్ సిద్ధం చేయ వచ్చు